ఫస్ట్ ఆర్డర్ లాజిక్ అధ్యయనంతో కొనసాగిద్దాం మనము తరగతిలో భాషను నిర్వచించాము ముఖ్యంగా వాక్యనిర్మాణం మరియు సమరూపత ఇప్పుడు మీరు లాజిక్ లేదా ఇన్ఫెరెన్స్ ను సాధ్యమైన లాజిక్ తో ఎలా చేయవచ్చో చూద్దాం కాని మనం చేసే ముందు దాన్ని రీక్యాప్ చేద్దాం ఒక భాష RFC యొక్క సెట్ల ద్వారా నిర్వచించబడుతుంది r అనేది g అని పిలువబడే చిహ్నం మరియు చాలా చిన్న భాష అని చెప్పండి F ఒక చిహ్నం రెండు చిహ్నాలు ఒకదాన్ని s అని పిలుస్తారు మరియు ఒకదాన్ని c అని పిలుద్దాం మరియు ఒక చిహ్నాన్ని కలిగి ఉంటుంది c అని పిలుస్తారు ఈ మూడు సెట్ల యొక్క అర్ధాన్ని నిర్వచించడానికి నేను మ్యాపింగ్ I ని నిర్వచించామని మనము చెప్పాము ఈ మ్యాపింగ్ను ఇంటర్ప్రెటేషన్ మ్యాపింగ్ అని పిలుస్తారు కాని నేను డొమైన్ మరియు ఇంటర్ప్రెటేషన్ మ్యాపింగ్ అని నిర్వచించబడిన చిహ్నాన్ని ఉపయోగించే ఒక వ్యాఖ్యానాన్ని కూడా పిలుస్తాము వాక్యాల సమితి లేదా భాష యొక్క వ్యాఖ్యానం డొమైన్ పరంగా ఉంటుంది భాష ప్రకటనలు చేస్తుంది మరియు మ్యాపింగ్ ఏమిటో మీకు చెప్పే మ్యాపింగ్ ప్రిడికేట్ సింబల్ అంటే ఏమిటి ప్రతి ఫంక్షన్ సింబల్ అంటే ఏమిటి మరియు ప్రతి కాన్స్ట్టాంట్ సింబల్ ముఖ్యంగా ఏమిటి ఒక వాక్యం α ఒక వ్యాఖ్యానం క్రింద నిజం అయినప్పుడు మరియు చివరి తరగతిలో సిమెట్రిక్ ను నిర్వచించాము వ్యాఖ్యానం α ను సూచిస్తుంది ఇది మనము ఉపయోగించే సంజ్ఞామానం మరియు చెల్లుబాటు అయ్యే వాక్యాల కదలిక గురించి మాట్లాడాము చెల్లుబాటు అయ్యే వాక్యం అన్ని వ్యాఖ్యానాలలో నిజం అంటే మీరు ఏదైనా డొమైన్ మరియు ఏదైనా మ్యాపింగ్ ఫంక్షన్ను ఎంచుకోవచ్చు మరియు వాక్యం నిజం అవుతుంది ప్రాథమికంగా మనం మాట్లాడగల టాటాలజీల సమితి ఉదాహరణకు మనము ఇంతకుముందు చర్చించిన వ్యవస్థ సంతృప్తికరమైన వాక్యాలు కొన్ని వ్యాఖ్యానాల క్రింద నిజం మరియు అసంతృప్తికరమైన వాక్యాలు ఎప్పుడూ నిజం కానివి సంతృప్తి చెందని వాక్యాల ఉదాహరణ ఉదాహరణకు x≠x అటువంటి అణు సూత్రం ఎప్పుడూ నిజం కాదు నేను x గా వ్రాయగలిగేది కూడా చదవగలనని అనుకుంటున్నాను ఇది మనం వ్రాయడానికి ఉపయోగించిన ఒక చిన్న రూపం వాక్యాల సమితిని చూస్తే డొమైన్ అంటే ఒక వివరణ అంటే s కి ఒక నమూనా అని మనము చెప్తాము ప్రతి s యొక్క వ్యాఖ్యానానికి చెందినది అయితే ఈ వాక్యాన్ని సూచిస్తుంది కాబట్టి మీరు ఇచ్చిన భాషలో సూత్రాలు లేదా వాక్యాల సమితిని వ్రాస్తేఆ డొమైన్ను మరియు ఆ వాక్యాలన్నింటినీ నిజం చేసే వ్యాఖ్యానాన్ని మీరు కనుగొంటారు అప్పుడు మనము ఆ వాక్యాల సమితికి ఒక నమూనాను కనుగొన్నాము లాజిక్స్ ఎల్లప్పుడూ ఇది లాజిక్ సిస్టమ్ అని చెప్పడానికి ప్రయత్నిస్తారు మరియు దీనికి తప్పనిసరిగా ఒక మోడల్ ఉందా మీరు కొన్ని డొమైన్లో ఇది నిజమేనని మరియు పూర్తి పాఠం కోసమే కొన్ని వ్యాఖ్యానాలు చేయవచ్చని మీరు అర్థం మనము నిజంగా అక్కడ చాలా వివరంగా వెళ్ళము ఒక చిన్న భాష యొక్క ఈ చిన్న ఉదాహరణను చూద్దాం దీనికి ఒక రిలేషన్ సింబల్ వచ్చింది దీనిని మనం g అని పిలుస్తాము మరియు మనం రెండు ఫంక్షన్ సింబల్స్ s మరియు c అని పిలుస్తాము మరియు ఒక స్థిరమైన చిహ్నం దీనిని మనం తప్పనిసరిగా e అని పిలుస్తాము ఇప్పుడు మనకు I1 అనే ఒక వ్యాఖ్యానం ఉండవచ్చు అది ఈ క్రింది వాటిని చేస్తుంది డొమైన్ జాతీయ సంఖ్యలకు సమానమని చెప్పండి మరియు నా కాన్స్ట్టాంట్ చెప్పగలను ఇది నేను మ్యాపింగ్ సున్నా సంఖ్య సున్నా ఇది సక్సెసర్ ప్లస్ ఒకటి కు మ్యాప్ చేస్తుంది ఇది నేను రెండు లో అని అనుకుందాం మరియు ఇది Ii t1 ఈ మ్యాప్ లు ప్లస్ లేదా గుణకారానికి సంబంధించినవి దీనిపై కొంత బైనరీ ఆపరేషన్ ముఖ్యం కాదు ఈ మ్యాప్ మనం చెప్పే దానికంటే ఎక్కువ నేను ప్రకటనలు రాయగలను ఉదాహరణకు SSS అని నేను చెప్పగలను నేను దీనిని ప్రిఫిక్స్ గా ఉపయోగిస్తాను మరియు తరువాత వాదనలు అని చెబుతాను కానీ నేను ఈ వైవిధ్యాలను ఉపయోగించాను కాబట్టి ఇది ప్రిడికేట్ సింబల్ మరియు ఇవి రెండు ఆర్గ్యుమెంట్స్ ఇవి నిబంధనలు మరియు నిబంధనలు ఫంక్షన్ సింబల్స్ మరియు ఇక్కడ స్థిరమైన సింబల్స్ ఉపయోగించి నిర్మించబడ్డాయి అవి నా వాక్యంలో వేరియబుల్స్ కాదు కాని వాటిలో ఒకటి వేరియబుల్స్ ను నేను జోడించగలను నేను ∀ xxe వ్రాయగలను నేను ఈ వాక్యాల సత్య విలువ గురించి మాట్లాడటం లేదు ఈ వాక్యాలు నిజమని లేదా ఈ వాక్యం నిజమని నేను చెప్పడం లేదు వాక్యం అంటే ఏమిటో మనం అర్థం చేసుకోగలమని మరియు డొమైన్ను ఎన్నుకోవడం మరియు వ్యాఖ్యాన మ్యాపింగ్ను ఎంచుకోవడం ద్వారా అర్ధం ఇవ్వబడుతుంది అప్పుడు నా భాషలోని ఏదైనా వాక్యం నేను వాక్యనిర్మాణాన్ని నిర్వచించాను ఈ వాక్యం తప్పనిసరిగా చెబుతుంది మనందరికీ తెలిసినట్లుగా SSS వాస్తవానికి ఇది క్లూ సెట్ కాదు కానీ అది చెబుతోంది వాక్యం యొక్క అర్ధాన్ని మనం అర్థం చేసుకోవచ్చు మరియు ఇది ప్రతి x0 అని చెప్తోంది ఇది నిజం కావచ్చు లేదా కాకపోవచ్చు లేదా నిజం కాదు కానీ అది పాయింట్ కాదు విషయం ఏమిటంటే మనం ఇక్కడ సత్య విలువ గురించి మాట్లాడటం లేదు వాక్యనిర్మాణం యొక్క సెమాంటిక్స్ యొక్క అర్ధం గురించి మాట్లాడుతున్నాము అదే సమయంలో నేను వేరే వ్యాఖ్యానాన్ని ఎన్నుకోగలను ఇది వర్ణమాల a మరియు b లపై స్ట్రీమ్ లను చెప్పనివ్వండి ఆపై ఇది ఇప్పుడు నేను ఖాళీ స్ట్రింగ్కు రెండు మ్యాప్ అని చెప్పగలను ఇది γ అని చెప్పండి ఇది సంగ్రహణకు పటాలు ఇది లెక్సికోగ్రాఫిక్ క్రమంలో సక్సెసర్ కి మ్యాప్ చేస్తుంది మరియు ఇది మ్యాప్ కంటే ఎక్కువసేపు చెప్పండి నేను ఇక్కడ నిజంగా నొక్కిచెప్పదలిచిన విషయం ఏమిటంటే ఒక భాష ఒక విషయం మరియు దాని అర్థం లేదా ఆ భాషలోని ఆ వాక్యాల అర్థాలు పూర్తిగా మరొక విషయం ఇది వ్యాఖ్యానం మీద ఆధారపడి ఉంటుంది నా భాషలో నిర్వచించబడిన ఇలాంటి వ్యక్తీకరణ నేను సంఖ్యల గురించి మాట్లాడుతుంటే ఒక విషయం అర్థం అవుతుంది నేను స్ట్రింగ్స్ల గురించి మాట్లాడుతుంటే అది వేరే విషయం అని అర్ధం నేను ప్రజల గురించి మాట్లాడుతుంటే అది పూర్తిగా భిన్నమైన విషయం ఉదాహరణకు నేను ఈ విషయాలను వ్యక్తుల మధ్య కొంత సంబంధానికి మ్యాప్ చేయగలను ఇది ఒక పాయింట్ నేను నిజంగా దానిని నొక్కిచెప్పాలనుకుంటున్నాను మరియు ఇది వాస్తవానికి ప్రోగ్రామ్లను వ్రాయడానికి మరియు లాజిక్ యొక్క అధ్యయనానికి చాలా కేంద్రంగా ఉంది కాబట్టి లాజికల్ రీజనింగ్లో మనం చేసే ప్రతిదీ తప్పనిసరిగా రూపాలపై ఆధారపడి ఉంటుంది అనే వాస్తవాన్ని నొక్కి చెప్పడం మనం ఆపలేము ఇది తప్పనిసరిగా నా వద్ద ఉన్న ఏదైనా రుజువు విధానం యొక్క అర్ధం మీద ఆధారపడి లేదు మీరు గుర్తుంచుకుంటే నాకు నియమం యొక్క నియమ నిబంధనలు ఉన్నాయని నేను కొత్త సూత్రాలను జోడిస్తూనే ఉన్న సమితిని ఇచ్చాను ఇది పూర్తిగా రూపం మీద ఆధారపడి ఉంటుంది మనం సంఖ్యల గురించి ఏమి మాట్లాడుతున్నామనేది పట్టింపు లేదు లేదా వారు స్ట్రింగ్స్ గురించి మాట్లాడుతున్నారు లేదా వారు వేరే దాని గురించి మాట్లాడుతున్నారు లాజికల్ సిస్టమ్ లాంఛనప్రాయంగా ఉంటుంది మరియు లాజిక్ ప్రాథమికంగా రీజనింగ్ యొక్క చెల్లుబాటు అయ్యే రూపాలను సంగ్రహిస్తుంది ఇది మనము ఇంతకుముందు కూడా మాట్లాడాము ఇది ఎప్పుడు ఇన్ఫెరెన్స్ లేదా సౌండ్ ఇన్ఫెరెన్స్ అని చెప్తారు దీనిని మనం తప్పనిసరిగా మినహాయింపు అని పిలుస్తాము తగ్గింపును ఎలా నిర్వచించాలి లాజిక్ ప్రాథమికంగా సౌండ్ ఇన్ఫెరెన్స్లను రూపొందించడానికి సంబంధించినది మరియు మనం ఎప్పుడు ఇన్ఫెరెన్స్ నియమం చేయవచ్చో చూశాము ఉదాహరణకు ఇది టాటోలాజికల్ ఇంప్లికేషన్ లు లేదా టాటోలాజికల్ సమానత్వం మీద ఆధారపడి ఉంటుంది మీరు ధ్వని నియమాల చుట్టూ లాజిక్ నిర్మిస్తే మీకు సౌండ్ లాజిక్ లభిస్తుంది కాని ప్రతిదీ తప్పనిసరిగా లాంఛనప్రాయంగా ఉంటుంది లాజిక్ యొక్క మొదటి సెట్లో మనం ఉపయోగించగల రీజనింగ్ మెకానిజం ఏమిటి మనము ఇప్పటికే మాట్లాడిన నియమాల సమితిని కలిగి ఉన్నాము ఉదాహరణకు ఇప్పటికీ వర్తిస్తుంది మనకు α ఉంటే α🡪β ను సూచిస్తుంది అప్పుడు మీరు β ను పొందవచ్చు అందువల్ల అదే నియమం మనము మొదటి లాజిక్ యొక్క సమితికి ముందుకు తీసుకెళ్లవచ్చు ఎందుకంటే ఇది మాత్రమే మాట్లాడుతోంది ఈ ఇంప్లికేషన్ సంకేతాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మనకు తప్పనిసరిగా కూడా ఉంది ఇది నిజంగా వేరియబుల్స్ మరియు ఇతర విషయాల గురించి ఆందోళన చెందదు αβ అంటే పట్టింపు లేదు అవి వాక్యాలుగా ఉన్నంతవరకు ఈ నియమం తప్పనిసరిగా వర్తిస్తుంది కాని మనము క్వాంటిఫైయర్ల గురించి మాట్లాడుతున్నాం అనే విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మనకు కొన్ని కొత్త రూల్ ఆఫ్ ఇన్హెరెన్సీ కూడా అవసరం అతి ముఖ్యమైన నియమం కాల్ యూనివర్సల్ ఇన్స్టాంటియేషన్ మరియు అది చెప్పేది మీకు ఉంటే మీరు అన్ని x మరియు ఈ లోపల మరేదైనా రకమైన సూత్రాన్ని కలిగి ఉంటే నేను దానిని ఎగువ మరియు దిగువగా వ్రాస్తాను కాని ఇది తప్పనిసరిగా x ని కలిగి ఉంటుంది ఎక్కడో కొన్ని x తో α చెప్పండి దీనికి ఇతర పదాలు కూడా ఉండవచ్చు మీకు ఈ రకమైన సూత్రం ఉంటే మీరు ఈ రకమైన α యొక్క సూత్రాన్ని కలిగి ఉండవచ్చు ఈ పదం స్థిరాంకాల సమితికి చెందిన చోట భర్తీ చేయబడుతుంది కాబట్టి మనము చెబుతున్నది ఏమిటంటే మీరు ఎల్లప్పుడూ ఒక వాక్యానికి విశ్వవ్యాప్త పరిమాణ వాక్యాన్ని తక్షణం చేయవచ్చు ఇది స్థిరంగా తప్పనిసరిగా ఉపయోగిస్తుంది దీనికి ఉదాహరణ చూద్దాం మనము మాట్లాడుతున్న వాదనకు మీరు తిరిగి వెళితే వాదన అన్ని పురుషులు మోర్టల్ సోక్రటిక్ మనిషి మరియు మీరు సోక్రటిక్ మోర్టల్ని చూపించాలనుకుంటున్నారు మనము దీన్ని ప్రపోగేషన్ లాజిక్లో చేయలేమని ఒక పరిశీలన చేసాము మరియు దీని గురించి మాట్లాడటానికి మనకు మరింత వ్యక్తీకరణ ఏదో అవసరం ఇప్పుడు ఆ పని చేయడానికి మాకు యంత్రాలు ఉన్నాయి మొదట ఈ వాక్యాలను మొదటి లాజిక్లోకి అనువదిద్దాం మరియు ఇది మీరు చేసిన ఎక్సర్సైజు ఏదో ఒక సమయంలో నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను కానీ మీరు చేయకపోతే మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాలి కానీ మీరు దీన్ని క్రింది విధంగా ఒక భాషలోకి అనువదించవచ్చు ∀ x లకు మనిషి x🡪x మోర్టల్ ను సూచిస్తుంది ఇక్కడ మనిషి మరియు మోర్టల్ ని అంచనా వేస్తుంది అశాస్త్రీయ అంచనాల నుండి అవి ప్రాథమికంగా డొమైన్ యొక్క సార్వత్రిక ఉపన్యాసం యొక్క ఉపసమితిని నిర్వచించాయి ఈ స్టేట్మెంట్ ఏమిటంటే ఏదైనా x దీనికి చెందినది లేదా ఏదైనా x ప్రిడికేట్ మనిషిని సంతృప్తిపరిస్తే అది తప్పనిసరిగా ప్రిడికేట్ మోర్టల్ x ని సంతృప్తి పరచాలి మరో మాటలో చెప్పాలంటే x మనిషి వ్యాఖ్యానానికి చెందినది అయితే x మనిషిని అంచనా వేయడానికి చెందినది కాబట్టి ఈ మనిషి వివరణ ఏమిటి సాధారణంగా ఇది నా డొమైన్లోని నా డొమైన్ ఉపసమితిలో ఉన్న సమితి ఇది మనిషి యొక్క యూనరీ రిలేషన్ షిప్ ని తప్పనిసరిగా నిర్వచిస్తుంది మీరు మనిషి x అని చెప్పినప్పుడు x అనేది వస్తువు యొక్క సమితికి చెందినదని మనము చెప్తాము ఇది పురుషులు అని పిలుస్తారు యూనరీ రిలేషన్ షిప్ ప్రాథమికంగా ఉపన్యాసం యొక్క U విశ్వం యొక్క ఉపసమితి సంబంధం అని గుర్తుంచుకోండి మనిషి మోర్టల్ i యొక్క ఉపసమితి అని చెప్పడం మీరు చూడవచ్చు ఈ ప్రకటన తప్పనిసరిగా పురుషుల సమితి మరియు ఇక్కడ మానవుల సమితి అంటే తప్పనిసరిగా మోర్టల్ ను కలిగి ఉన్న విషయాల సమితి యొక్క ఉపసమితి అని చెబుతోంది అది కేవలం ఆంగ్ల భాషలో సెట్ చేయబడింది ఫస్ట్ ఆర్డర్ లాజిక్ లో పురుషులందరూ మోర్టల్ అని మనము ఇలా వ్రాస్తాము కాని దాని యొక్క సెమాంటిక్ ఏమిటంటే మనిషికి అనుగుణంగా ఉండే సెట్ దీని మ్యాపింగ్ ఒక యూనరీ రిలేషన్ షిప్ ఇది మీరు మ్యాన్ చూసే ఉపసమితి మరియు ముఖ్యంగా మనము ఈ మాట చెబుతున్నాము ఈ వాక్యం మనం మనిషికి సోక్రటిక్ మ్యాప్ చేయవచ్చు మరియు మనము ఆ మోర్టల్ సోక్రటిక్ చూపించాలనుకుంటున్నాము ఇప్పుడు సార్వత్రిక సంచలనం యొక్క ఈ నియమంతో మనము తరచుగా యూసర్ ఇంటర్ ఫేజ్ కి సంక్షిప్తీకరిస్తాము మనకు చాలా ఉపయోగకరంగా ఉండే సూత్రాన్ని మనం ఉత్పత్తి చేయగలము అంటే దీనికి సమానమైన x ను ప్రత్యామ్నాయం చేయడం ద్వారా నేను ఈ సూత్రాన్ని తక్షణం చేయగలను కాబట్టి కాన్స్ట్టాంట్కు చెందినది ఇక్కడ నేను స్పష్టం చేయాలి ఇది యూసర్ ఇంటర్ ఫేజ్ యొక్క ఇన్ఫెరెన్స్ దశ మరియు తరువాత ఇది మానవుల అనుసరణల యొక్క ఇన్ఫెరెన్స్ దశ ఇప్పుడు యూనివర్సల్ ఇన్స్టాంటియేషన్ను ఉపయోగించిన నేను చాలా మంచి ఫార్ములాను కలిగి ఉన్నాను ఎందుకంటే ఇది α🡪β ను సూచిస్తుంది మరియు తరువాత నాకు α ఉంది మరియు ఇది తప్పనిసరిగా ఉపయోగించగలదు ఇది మనిషి లేదా అది మోర్టల్ కారకంతో ఎటువంటి సంబంధం లేదని మళ్ళీ నొక్కిచెప్పడానికి ఇది విద్యార్థులందరికీ ప్రకాశవంతంగా ఉండవచ్చు లేదా అన్ని ఆకులు ఆకుపచ్చగా ఉండవచ్చు లేదా అన్ని పక్షులు చిన్నవిగా ఉంటాయి మీకు అలాంటి ప్రకటన ఏదైనా ఉంటే మీరు మొదటి స్టేట్మెంట్ను అంగీకరిస్తే మీరు రెండవ స్టేట్మెంట్ను అంగీకరిస్తే మనము మూడవ స్టేట్మెంట్ను అంగీకరించాలి అని లాజిక్ మాకు చెబుతుంది ఇది లాజిక్ యొక్క రూపం ఈ లాజిక్ తప్పనిసరిగా చెల్లుతుంది ఇది నిజమైతే మరియు ఇది నిజమైతే ఇది తప్పనిసరిగా నిజం అవుతుంది ఇది లోషన్ చూడండి సమయం 1919 రుజువు యొక్క కదలిక ఏమిటి ఇది విషయాల యొక్క అర్ధాలను చూడకుండా వాక్యాన్ని వాక్యనిర్మాణంగా ఉత్పత్తి చేసే మార్గాన్ని ఇస్తుంది మీరు ఈ ప్రక్రియను యాంత్రికపరచడం గురించి మాట్లాడాలనుకుంటున్నారా అని మీరు చూడగలిగినట్లుగా అక్కడ ఉహించిన పని కొంచెం ఉంది దాని విలువ ఏమిటి నేను తప్పనిసరిగా ప్రత్యామ్నాయం చేయాలి వాస్తవానికి మనము ఈ మొత్తం చిత్రాన్ని చూస్తాము మరియు ఆ x విషయంలో సోక్రటిక్ ఉండాలి తప్పక సోక్రటిక్ అని మనం చూడవచ్చు నేను ఈ ఉపయోగకరమైన విషయం కలిగి ఉంటాను కాని మీరు ఒక ప్రక్రియ యొక్క ఫార్వర్డ్ సెర్చ్ చేస్తుంటే తక్కువ కాదు మరియు మీరు ఈ విశ్వవ్యాప్త సూత్రాలన్నింటినీ కలిగి ఉన్నారని మీరు చెప్తున్నారు నేను ఎలా ప్రూఫ్ చేస్తాను అంటే మీరు ఉంచాలి ప్రాథమిక యంత్రాంగం ఒక నియమాన్ని ఎంచుకుంటుందని గుర్తుంచుకోండి నియమం వర్తించే డేటా యొక్క భాగాన్ని ఎంచుకోండి మరియు నియమాన్ని తప్పనిసరిగా వర్తింపజేయండి ఈ విశ్వవ్యాప్త ప్రకటన వంద మందికి వర్తించబడుతుంది నా డేటాబేస్లోని ప్రతి మూలకం నేను సోక్రటిక్ మోర్టల్ ని రామ్ ప్రాణాపాయంగా ఉంటాడు మీరు ఎవరి పేరు నాకు ఇచినా అతను మోర్టల్ ని నేను చెప్తాను అందుకే నేను ఆ విషయాన్ని నిరూపించగలిగాను మీ కోసం ఫార్వర్డ్ రీజనింగ్ మరియు బ్యాక్వర్డ్ రీజనింగ్ గురించి ఈ ఆలోచనలను ప్రేరేపించాలి మరియు మనము ఆ కొంచెం ఈ రోజు కాకపోతే రేపు చూస్తాము అదే రకమైన వ్యూహం అమలులోకి వస్తుంది మీరు ఫార్వర్డ్ రీజనింగ్ చేసేటప్పుడు మీకు చాలా డేటా ఇన్ఫెరెన్స్ నియమాలను వర్తింపజేయడానికి మీకు ఎంపిక ఉంది అయితే మీరు వెనుకబడిన లాజిక్ చేస్తుంటే మీరు నిజం చూపించాలనుకుంటున్నది మీకు తెలుస కాని విషయం ఏమిటంటే మాకు ఒక యొక్క ఇన్ఫెరెన్స్ పాత్ర అవసరం ఇది మాకు అనుమతిస్తుంది మనము ఇక్కడ బ్యాక్వర్డ్ రీజనింగ్ ని ఉపయోగించగలగాలి మీరు ప్రణాళిక సమయంలో చూసినట్లుగా గుర్తుంచుకుంటే బ్యాక్వర్డ్ రీజనింగ్ వెనుకబడిన స్టేట్ స్పేస్ సర్చ్ ప్రణాళిక కోసం మరియు తప్పనిసరిగా కొన్ని రకాల సమస్యలు అవి ఇక్కడ ఇలాంటి సమస్యలేనా అని మనం చూడాలి ఇప్పుడు పరిపూర్ణత కొరకు మరొక నియమం జెనరలైజేషన్ అంటారు ఈ నియమం ఏమిటంటే మీకు ఈ చక్కటి αa యొక్క సూత్రం ఉంటే మీరు x ని x ఉన్న రకమైన సూత్రం ద్వారా దాన్ని భర్తీ చేయవచ్చు నా డేటాబేస్ లో రమేష్ ప్రకాశవంతమైనది అని స్టేట్మెంట్ ఉంటే అప్పుడు వారు ఉనికిలో ఉన్నారని నేను చెప్పగలను మనకు ఇది ఎందుకు అవసరం ఎందుకంటే కొన్నిసార్లు ఏదో ఒకటి ఉందని చూపించడమే లక్ష్యం కావచ్చు వచన పుస్తకంలో ఒకదానిలో ఇవ్వబడిన ఉదాహరణ ఈ క్రింది విధంగా ఉంది మీకు ఈ క్రింది వాస్తవాలు abbc గ్రీన్ a పైఆకుపచ్చ c కాకుండా ఇవ్వబడ్డాయి ఇది మీకు ప్రాంగణ సమితి వాక్యాల సమితి a అనేధి b పైనా b అనేధి c పైనా a ఆకుపచ్చ మరియు c ఆకుపచ్చ కాదు x లో ఉనికిలో ఉన్నట్లు చూపించడమే మీ లక్ష్యం అప్పుడు y లో xy లో ఉనికిలో ఉంది కాబట్టి ఈ ఫార్ములా నిజమా అని మనము అడుగుతున్నాము ఇది మాకు ఇవ్వబడింది a అనేధి b లో ఉంది b అనేధి c లో ఉంది మరియు మీరు సూత్రాల సమితి యొక్క ఏదైనా వ్యాఖ్యానాన్ని చేయవచ్చు ప్రధానంగా వచ్చే అత్యంత సహజమైన వ్యాఖ్యానం బ్లాక్స్ వ్యాఖ్యానాన్ని అనుసరిస్తాయి మరియు ఆకుపచ్చ రంగును సూచిస్తుంది కాబట్టి దానిని అంగీకరిద్దాం కాని విషయం ఏమిటంటే ఈ సూత్రం నిజమని చూపించడం మనం తప్పనిసరిగా ఆ వాక్యాల అర్ధంపై ఆధారపడటం లేదు x ఉన్న ఈ ఫార్ములా x ఉనికిలో ఉందని మీరు చూపించాలనుకుంటున్నారు అంటే xy మరియు ఆకుపచ్చ x లలో మరియు ఆకుపచ్చ y కాదు ఇవి నిజం ఈ ఫార్ములా ఏది నిజం లేదా ఏది నిజం కాదు అన్నింటిలో మొదటిది అది నిజం కాదా మరియు రెండవది వాస్తవానికి మనం అడిగే ప్రశ్న ఏమిటంటే మనము దానిని నిరూపించగలము లాజిక్ వ్యవస్థ ప్రతి నిజమైన సూత్రాన్ని తప్పనిసరిగా రుజువు చేసే ధ్వని మరియు పరిపూర్ణత యొక్క కదలికలను గుర్తుంచుకోండి మొదట ఈ ఫార్ములా నిజమా కాదా అని అడగనివ్వండి మీరు కెరీర్ కోర్సు చేసారు అంతర్ దృష్టి ఏమి చెబుతుందో సమాధానం ఇవ్వకూడదు మరొక బ్లాకులో ఒక బ్లాక్ ఉందని మరియు పై బ్లాక్ ఆకుపచ్చగా ఉందని మరియు క్రింద ఉన్న బ్లాక్ ఆకుపచ్చగా లేదని చెప్పే అర్థాన్ని చూద్దాం మాకు ఇచ్చిన మూడు బ్లాక్స్ టాప్ బ్లాక్ చాలా ఆకుపచ్చగా ఉంది దిగువ చాలా బ్లాక్ ఆకుపచ్చ కాదు ఈ మధ్య ఉన్న బ్లాక్ గురించి ఏమీ చెప్పలేదు మీరు పని చేయడానికి ఇది ఒక చిన్న ఎక్స్ సైజుగా నేను వదిలివేస్తాను కానీ ఇది మీరు నిరూపించాలనుకునే రకం ఇది కొన్నిసార్లు మీకు తప్పనిసరిగా ఒక నియమం అవసరం కావచ్చు ఇది మనం చూస్తున్న ఫార్వర్డ్ చైనింగ్ ప్రక్రియ ఫార్వర్డ్ చైనింగ్ ప్రాథమికంగా ఒక నియమం యొక్క ఎడమ లోపలి నుండి కదలడం ద్వారా వాస్తవాల సమితిని ఒకదానితో ఒకటి కలుపుతుంది ఇక్కడ మనము ఎక్కువ ఘాతాంకాలను ఉపయోగిస్తున్నాము కాబట్టి α ఇచ్చిన కుడి వైపు మీరు β లో బంధిస్తున్నారు అప్పుడు β ఇవ్వబడింది β🡪γ సూచిస్తుంది అప్పుడు మీరు γ లో బంధిస్తారు మీరు ముందుకు దిశలో కదులుతున్నారు ముఖ్యంగా మీకు ఏమి ఇవ్వబడింది మరియు ఏమి పొందవచ్చు మీరు ముందుకు వెళ్ళండి మరియు ఇది మనము ఇక్కడ చేస్తున్నది ఈ ఫార్ములా కూడా ఫార్ములాను ఉత్పన్నం చేయవచ్చు దీనిని ఇచ్చినప్పుడు మీరు దీనిని పొందవచ్చు మీరు ముందుకు దిశలో కదులుతున్నారు మీరు చేయాలనుకున్న మొదటి విషయం ఈ అంచనా పనిని నివారించడం మీరు ఈ సార్వత్రిక నియమాన్ని ఉపయోగించకూడదనుకుంటున్నారు ఎందుకంటే మీరు దీన్ని నేరుగా ఉపయోగించడానికి వెళితే వేరియబుల్ సాధనం యొక్క విలువలను నేను తప్పనిసరిగా ఏమి సూచించాలో మీరు చాలా ఉహించే పనిలో ముగుస్తుంది మీరు ఈ సూత్రాన్ని చూస్తే స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ మనము x గురించి మాట్లాడుతున్నామని మీకు తెలుసు ఈ రెండు సూత్రాలను చూసేటప్పుడు నేను x ను తక్షణం చేస్తున్నాను అని చెప్పడం అర్ధమే తేడా ఏమిటంటే సార్వత్రిక ఇన్స్టాంటియేషన్ నియమం ఈ ఫార్ములాను మాత్రమే చూస్తుంది అప్పుడు నేను దీనిని తప్పక ఉత్పత్తి చేయాలి అని చెప్తాడు మీరు కూడా చూస్తే అప్పుడు మీరు దీన్ని తప్పనిసరిగా ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని మీకు తెలుస్తుంది ఈ రెండు దశలను ఒకటి దశగా మిళితం చేసే క్రొత్త పాత్రను నిర్వచించుకుందాం కాని దానికి ముందుగా మన ప్రాతినిధ్యాన్ని కొద్దిగా సవరించుకుందాం అలా చేయడానికి మనము ఇoప్లిసిట్ క్వాంటిఫైయర్ రూపం అని పిలవబడేదాన్ని నిర్వచించాము వాస్తవానికి పరిమాణాలను వెలిగించకుండా మా సూత్రాలను వ్యక్తపరచాలనుకుంటున్నాము ఎందుకంటే మీరు ఈ వాక్యాలను ప్రాసెస్ చేయడానికి ప్రోగ్రామ్లను వ్రాయబోతున్నట్లయితే పరిమాణాలను ఎలా అర్థం చేసుకోవాలో మరియు మొదలైన వాటి గురించి మీరు ఆందోళన చెందాలి మీరు వాటిని అన్వయించవలసి ఉంటుంది నిర్మాణ పరిమాణాలను తెలుసుకోండి మరియు తరువాత వాటిని ఒక అంశంగా తీసుకోండి కాబట్టి బదులుగా సాధారణంగా చేయబడినది పరిమాణాలను అవ్యక్తంగా వ్యక్తీకరించడం మరియు నేటి తరగతి కోసం మనము సార్వత్రిక పరిమాణాన్ని మాత్రమే పరిశీలిస్తాము ఎందుకంటే మనకు ఇక్కడ ఉన్నది అంతే యూనివర్సల్ క్వాంటిఫైయర్ కోసం తరువాతి తరగతిలో అస్తిత్వ పరిమాణాన్ని గురించి మనము చింతించము కాబట్టి x విశ్వవ్యాప్తంగా లెక్కించబడితే ప్రస్తుతానికి మనకు వేరియబుల్ యొక్క స్వభావం తెలుసు అని అనుకుందాం కాబట్టి మన లాజిక్లో మనం అక్కడ రెండు రకాల క్వాంటిఫైయర్లను మాత్రమే నిర్వచించాము మరియు వాక్యాలలో ఉచిత వేరియబుల్స్ లేవు కాబట్టి బౌండ్ వేరియబుల్స్ మాత్రమే ఉన్నాయి మరియు వేరియబుల్స్ యూనివర్సల్ క్వాంటిఫైయర్ లేదా ఇoప్లిసిట్ క్వాంటిఫైయర్ ద్వారా కట్టుబడి ఉంటాయి కాబట్టి క్వాంటిఫైయర్ యొక్క స్వభావం మనకు తెలుసు అని అనుకుందాం మరియు ఇది విశ్వవ్యాప్త పరిమాణాత్మక వేరియబుల్ అని మనం ఎలాగైనా చెప్పగలం ఇది ఇలాంటి వాక్యాలలో సులభం కానీ మరింత క్లిష్టమైన వాక్యాలలో మనం తరువాత చూస్తాము అవ్యక్త క్వాంటిఫైయర్ రూపంలో కంటే మనం దీన్ని చేయగలమని అనుకుందాం మనము దానిని x సౌస్తో ఒకే చిహ్నం x తో ఉంచుతాము ఇది కేవలం ఒక సమావేశం నేను వేరియబుల్ కోసం నిలబడటానికి ప్రశ్న గుర్తును ఉపయోగించబోతున్నాను ఇది విశ్వవ్యాప్తంగా లెక్కించబడింది అంటే మనిషి x మర్టల్ x ను సూచిస్తుందని ఈ క్రింది విధంగా నేను ఇప్పుడు తిరిగి వ్రాస్తాను రాయడానికి బదులుగా నేను ఇలా వ్రాస్తున్నాను కానీ నేను వాక్యాన్ని మార్చాను అని అర్ధం కాదు యూనివర్సల్ క్వాంటిఫైయర్స్ ఇoప్లిసిట్ అవ్యక్తం తప్ప వాక్యం ఇప్పటికీ అదే విధంగా ఉంది వేరియబుల్ ముందు ప్రశ్న గుర్తును ఉంచడం ద్వారా నేను దానిని నా వాక్యంలో సూచించాను ఈ వేరియబుల్ యొక్క ఈ సంఘటనలన్నీ వాక్యం అవ్యక్తంగా ఉండటానికి ముందు యూనివర్సల్ క్వాంటిఫైయర్ యొక్క ఒక సంఘటనను కలిగి ఉన్నాయని మాకు చెబుతుంది ఇది వారి లాంటిది కానీ ఇది తప్పనిసరిగా అవ్యక్తంగా ఉంటుంది ఫార్వార్డ్ చైనింగ్ చేయడానికి మీరు ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మీరు చేసే ప్రాసెసింగ్ను సరళీకృతం చేయడానికి ఇది ప్రాథమికంగా ప్రేరేపించబడిందని మీరు చూడవచ్చు దీనిని ఇచ్చిన మరియు ఇచ్చిన ఈ ప్రాసెసింగ్ చేయడం కొంచెం సరళంగా మారుతున్నట్లు మీరు చూడవచ్చు ఏదో ఒకవిధంగా నేను ఎక్కువ ఘాతాంకాల సంస్కరణను కలిగి ఉంటే దానికి ఖచ్చితమైన సరిపోలిక అవసరం లేదు కానీ ఇది విశ్వవ్యాప్తంగా లెక్కించబడిన వేరియబుల్ కోసం ఏదైనా ప్రత్యామ్నాయం చేయడానికి మాకు వీలు కల్పిస్తుంది అప్పుడు జీవితం సరళంగా మారుతుంది నేను దీన్ని దీనితో సరిపోల్చడానికి ప్రయత్నిస్తున్నానని చెప్తాను నేను దీన్ని ఎలా చేయగలను మీకు సమానమైన x అని మీరు చెప్పగలిగితే అది చేయవచ్చు మరియు ఇది యూనివర్సల్ ఇన్స్టాంటియేషన్ యొక్క దశలా అవుతుంది మళ్ళీ నేను నొక్కిచెప్పాలనుకుంటున్నాను మొదట నేను దీన్ని స్వతంత్రంగా చేయడం లేదు ఇప్పుడు నేను సవరించిన సంస్కరణను చూస్తున్నాను ఇది తప్పనిసరిగా దీన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఏదో ఒక కోణంలో నేను తక్షణం కోరుకునే లక్ష్యం నాకు తెలుసు ఎందుకంటే ఈ వాస్తవం ఇక్కడ నాకు తప్పనిసరిగా ఉంది ఈ నియమం ఆ కాలింగ్లో మార్పు చేయబడింది మరియు నియమం క్రింది విధంగా ఉంటుంది ఇది m mp అని చెప్పనివ్వండి మరియు α'మరియు α🡪β β' అని సూచిస్తుంది ఇక్కడ α కు వర్తించే θతీటా α' ఇస్తుందని చెప్పండి ప్రత్యామ్నాయం ఒక ఫంక్షన్ అని మనము చెప్తున్నాము మీరు ఏదైనా ఫార్ములాకు దరఖాస్తు చేసినప్పుడు ఆ ఫార్ములాలోని వేరియబుల్స్ యొక్క కొన్ని సంఘటనలను ఇతర సంఘటనలతో భర్తీ చేస్తుంది కాబట్టి వాస్తవానికి α🡪β సూచించినప్పుడు ఇది మీకు α'🡪β' సూచిస్తుంది లేదా α🡪 β' ను సూచిస్తుంది ప్రత్యామ్నాయం ఏమిటి ప్రత్యామ్నాయం ప్రాథమికంగా వేరియబుల్ విలువ జతల సమితి మరియు మన విషయంలో వేరియబుల్ x మరియు సోక్రటిక్ విలువ మనకు ఆసక్తి ఉన్న ప్రత్యామ్నాయం ఇది ఏమి చేస్తుంది నేను α కు θ ను వర్తింపజేసినప్పుడు β ను సూచిస్తుంది నేను ఈ నిర్దిష్ట ఉదాహరణను చూస్తున్నాను సాధారణంగా మీరు ఏదైనా ఫార్ములాకు θ ను వర్తింపజేస్తే ఇది మనకు ఆసక్తి ఉన్న ఒక రకమైన ఫార్ములా మాత్రమే ఇది మీకు α'🡪β' అని సూచిస్తుంది మరియు అది ప్రత్యామ్నాయంగా మీకు ఎలా ఇస్తుంది x యొక్క ప్రతి సంఘటనను మీరు సోక్రటిక్తో ప్రత్యామ్నాయంగా మార్చమని చెప్పే ప్రత్యామ్నాయం ఏమిటి నేను దీనికి ప్రత్యామ్నాయాన్ని వర్తింపజేస్తే ఇది నా α🡪β సూచిస్తుంది అప్పుడు నా α'🡪 β' అని సూచిస్తుంది కాబట్టి ఇది α🡪β ను సూచిస్తుంది మరియు ఇది α'అవుతుంది β' ప్రత్యామ్నాయం కింద θx కి సమానం మనము ఎలా చెప్తున్నామో ప్రత్యామ్నాయంలో పేరు పెట్టబడిన వేరియబుల్స్ సమితికి ప్రత్యామ్నాయం ఏమిటో ప్రత్యామ్నాయం మీకు చెబుతుంది ఈ ప్రత్యామ్నాయంలో ఒక వేరియబుల్ మాత్రమే x అని పేరు పెట్టబడింది మరియు చాలా సరళమైన ప్రత్యామ్నాయం ఇవ్వబడుతుంది కానీ అది మరేదైనా కావచ్చు నేను ఉదాహరణకు ఏదైనా ప్రత్యామ్నాయం చేయగలను దానికి ఆర్బిటరీ పదం నేను తాత అని చెప్పగలను అంటే సోక్రటిక్ తల్లి తండ్రి అని చెప్పండి ఇది నా ఫార్ములాలో ప్రత్యామ్నాయంగా చెప్పగలిగే పదం అని గుర్తుంచుకోండి అప్పుడు నాకు ఫార్ములా ఉంటుంది ఇది తాత మనిషి అయితే తాత మోర్టల్ ని చెప్పారు నేను ఇక్కడ చేస్తున్న ప్రత్యామ్నాయం x కి బదులుగా నేను ఆ ప్రకటనను పొందాను నేను ఈ ప్రకటనను పొందుతున్నాను మనిషి మోర్టల్ అయితే α'🡪 β' సూచిస్తుంది నేను ఇప్పటికే ఇక్కడ α' కలిగి ఉన్నాను ఇప్పుడు నేను మరింత ప్రత్యక్షంగా దరఖాస్తు చేసుకోవచ్చు కాబట్టి ఈ మొత్తం రెండు దశల ప్రక్రియ ఈ సవరించిన ఘాతాంక నియమాలలో ఒక దశ ప్రక్రియలో కూలిపోతుంది ఇక్కడ ప్రత్యామ్నాయం ద్వారా ఎక్కడో ఒకచోట ఇన్స్టాంటియేషన్ జరుగుతోంది మీరు ఫార్ములా α' మరియు ఫార్ములా α🡪β సూచిస్తే మీరు ఏదో ఒకవిధంగా కనుగొనగలిగితే ఈ రెండింటినీ సమానంగా చేసే ప్రత్యామ్నాయాన్ని కనుగొనవచ్చు కాబట్టి మీరు యునిఫైయర్ను ఉపయోగించే సాంకేతిక పదం మనము తరువాతి తరగతిలో అధ్యయనం చేస్తాము కాని ప్రస్తుతానికి అది ప్రత్యామ్నాయం చేస్తుందని ఆలోచిద్దాం ఇది ఈ ఫార్ములాను ఈ ఫార్ములాకు సమానంగా చేస్తుంది ఇది యూనివర్సల్ ఇన్స్టాంటియేషన్ చేయడం మీరు చెప్పే సాంకేతిక మార్గం ఏమిటంటే మీరు α' ను α తో ఏకీకృతం చేయగలిగితే మరియు మీరు ఎల్లప్పుడూ ప్రత్యామ్నాయం ద్వారా ఏకీకృతం చేయవచ్చు అంటే మీరు వాటిని ఒకేలా కనిపించేలా చేస్తారు అప్పుడు మీరు β' ను నేరుగా సూచించవచ్చుఅంటే βకు అదే ప్రత్యామ్నాయాన్ని వర్తింపజేయండి ఇక్కడ β అంటే ఏమిటి మోర్టల్ xమ్యాన్x🡪మోర్టల్ x ను సూచిస్తుంది దీనికి ప్రత్యామ్నాయం x ను వర్తింపజేయడం ద్వారా నేను α'∧α ను ఒకేలా చేయగలను ఈ నియమం వ్యక్తీకరణ యొక్క కుడి వైపున అదే ప్రత్యామ్నాయాన్ని వర్తింపజేయండి మరియు నేరుగా ఇన్ఫ్రా మోర్టల్ ఈ దశ ఏమిటంటే ఇది సవరించిన నియమం నేను ఇక్కడ నేరుగా ప్రత్యామ్నాయం చేయగలను అని చెప్తున్నాను ఈ దశకు స్పష్టంగా వెళ్ళకుండా ఏదో ఒక కోణంలో ఈ నిర్ణయానికి వెళ్ళండి కానీ ఇది ఒక సాధారణ ఉదాహరణ ఇది ఒకే ఒక వాదనతో అసమానమైన అంచనాను కలిగి ఉంది మరియు అర్థం చేసుకోవడం సులభం సాధారణంగా సవరణలు ఏదైనా α'∧α🡪β ను సూచిస్తుంది నిజానికి నేను దానిని γ అని పిలవగలిగే α అని పిలవవలసిన అవసరం లేదు నేను γ ను α తో ఏకీకృతం చేయగలను కాని సాంప్రదాయకంగా మనం α లో α' ను చూస్తాము మీరు ఏదో ఒకవిధంగా వాటిని ఒకేలా చేయగలిగితే అప్పుడు ఉన్నత స్థాయికి వెళ్లి అనుమానాన్ని కలిగించి తీర్మానానికి అదే విధంగా తప్పనిసరిగా తయారుచేసే విధానాన్ని వర్తింపజేయండి β పొందడానికి అదే ప్రత్యామ్నాయాన్ని β కు వర్తించండి నాకు సరళమైన డేటాబేస్ ఉంటే మరియు నా ఉద్దేశ్యం ఏమిటంటే నాకు ఈ రకమైన ప్రకటనలు మాత్రమే ఉన్నాయి x ఏదో x ను సూచిస్తుంది కాబట్టి bbx🡪2x ను సూచిస్తుంది ఇది ఒకటి వేరియబుల్ మాత్రమే ఉందని చెప్పనివ్వండి తప్పనిసరిగా ఒకటి కంటే ఎక్కువ వేరియబుల్ ఉంటుంది కాబట్టి మీరు ఫ్రెండ్ xy🡪yx ను సూచిస్తుందని ఒక స్టేట్మెంట్ కలిగి ఉండవచ్చు అప్పుడు నేను సురేష్ రమేష్ యొక్క స్నేహితుడు అని చెప్పగలను ఈ నియమాన్ని వర్తింపజేయడం ద్వారా రమేష్ సురేష్ స్నేహితుడని నేను ఊహించగలను నేను ఒక రకమైన సాధారణ డేటాబేస్ కలిగి ఉంటే నేను నిరాడంబరమైన ఎక్స్పోనెంట్స్ నియమాన్ని వర్తింపజేయగలను అప్పుడు నేను తప్పనిసరిగా కలిగి ఉన్న సూత్రాన్ని ఉత్పత్తి చేసే వరకు పదే పదే నియమాన్ని వర్తింపజేయడానికి నాకు ఒక సాధారణ విధానం ఉంది మా డేటా ఆ స్వభావం కలిగి ఉన్నందున మనము సవరించిన నిరాడంబరమైన ఘాతాంకాలను మాత్రమే ఉపయోగిస్తున్నాం అని అనుకుందాం కాని ఇప్పటికీ ఏ వాస్తవాలకు వర్తించాలనే ప్రశ్న ఇంకా తెరిచి ఉంది ఇది నేను చేయవలసిన ఇన్ఫెరెన్స్ అని చెప్పే దిశా భావం లేదని మీకు ఇంకా తెలియదు ఫార్వర్డ్ చైనింగ్లో ఫార్వర్డ్ దిశలో భారీ బ్రాంచింగ్ కారకం యొక్క అదే సమస్య ఉంది మనము బ్యాక్వర్డ్ చైనింగ్ చేయగలమా బ్యాక్వర్డ్ చైనింగ్ ఎలా ఉంటుంది కాబట్టి నేను మీకు ఇక్కడ సూచన ఇస్తాను మరియు మనము దానిని తదుపరి తరగతికి తీసుకువెళతాము కాబట్టి బ్యాక్వర్డ్ చైనింగ్ డేటాబేస్లో ఉన్న స్టేట్మెంట్ల మధ్య తేడాను గుర్తించాలి మీరు తప్పనిసరిగా నిజమని చూపించాలనుకుంటున్న వాస్తవాలు మరియు ప్రకటనలను వాటిని పిలుద్దాం కాబట్టి ఫార్వార్డ్ చైనింగ్ చాలా సులభం మీకు ఇచ్చిన వాస్తవాల సమితి ఉంది ఇందులో ఈ రకమైన స్టేట్మెంట్ల వంటి నియమాలు మరియు స్టేట్మెంట్లు లేవు మీరు క్రొత్త స్టేట్మెంట్లను జోడించడం కొనసాగించవచ్చు మరియు అవసరమైన స్టేట్మెంట్ తప్పనిసరిగా ఉత్పత్తి చేయబడినప్పుడు మీరు ముగించవచ్చు నేను బ్యాక్వర్డ్ చైనింగ్ చేయాలనుకుంటే బ్యాక్వర్డ్ చైనింగ్ చేయడానికి నేను ఉపయోగించిన విధానం ఏమిటి కాబట్టి నేను అదే నియమాలను తీసుకుందాం కానీ నేను ఇలాంటిదాన్ని వ్యక్తపరచాలనుకుంటున్నాను నేను ఇక్కడ హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తున్నదాన్ని చూపించడానికి ఏమిటంటే మీ వద్ద ఉన్నది మరియు మీకు లేని వాటి మధ్య మీరు వేరుచేయాలి మీ వద్ద ఉన్నది వాస్తవాల సమితి మీకు లేనిది మీరు నిజమని చూపించాలనుకుంటున్నారు కాబట్టి ఇది ప్రోగ్రామింగ్ ప్రయోజనాల కోసం మాత్రమే మార్కర్ను ఉపయోగించవచ్చు ఇది భాషలో భాగం కాదు మీకు గోల్ β' ఉంటే మరియు మీకు α🡪β ను సూచిస్తుంది కాబట్టి మనము దీనిని రూల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ అని పిలుస్తాము అప్పుడు మీరు β' చూపించే లక్ష్యాన్ని α' చూపించే లక్ష్యంతో భర్తీ చేయవచ్చు మీరు దీన్ని అమలు చేస్తే మనము చూపించడానికి ప్రయత్నిస్తున్న లక్ష్యాల నుండి వేరు చేయబడిన సూత్రాల సమితిలో మన వద్ద ఉన్న వాస్తవాలను ఉంచాలి షో అని పిలువబడే మార్కర్ ను ఉంచడం ద్వారా బోర్డులో దీన్ని ఇక్కడ చేయవచ్చుమీరు షో అని పిలువబడే మార్కర్ను కలిగి ఉన్నప్పుడు అది ఒక లక్ష్యం ఇది నిజం కాదు ఇది మీరు నిజమని చూపించాలనుకుంటున్నది మరియు ఇది β' నిజమని చూపించడానికి మీకు ఒక రకమైన నియమం α🡪β ను సూచిస్తుంది మరియు మీరు ఈ ఏకీకరణ ప్రక్రియను చేయవచ్చు మీరు ప్రత్యామ్నాయాన్ని కనుగొనవచ్చు అప్పుడు మీరు α' నిజమని చూపించు లేదా ఇక్కడ మా సమస్యకు అనువదిస్తారా అని చూపించే ఉప లక్ష్యానికి తగ్గించవచ్చు సోక్రటిక్ మోర్టల్ ని మీరు చూపించాలనుకుంటే మరియు పురుషులందరూ మోర్టల్ అని చెప్పే నియమం మీకు ఉంటే సోక్రటిక్ మనిషి అని చూపించే లక్ష్యంతో సోక్రటిక్ మోర్టల్ ని చూపించే లక్ష్యాన్ని ప్రత్యామ్నాయం చేయండి లేదా భర్తీ చేయండి ఇది బ్యాక్వర్డ్ చైనింగ్ ప్రక్రియ లక్ష్యాల నుండి మీరు తప్పనిసరిగా ఉప లక్ష్యాలకు వెళుతున్నారు ఇప్పుడు ఈ ప్రక్రియ కొద్దిగా క్లిష్టంగా మారుతుందని మీరు చూడవచ్చు నా ఎడమ లోపల ఒకటి కంటే ఎక్కువ స్టేట్మెంట్లు ఉంటే ఉదాహరణకు మీరు x ను y యొక్క తాత అని చెప్పడం ద్వారా తాతను నిర్వచించవచ్చు xz యొక్క తండ్రి మరియు zy యొక్క పేరెంట్ అయితే మీరు దీన్ని ఇలా నిర్వచించవచ్చు X అనేది y యొక్క తాత అని చూపించడానికి మీరు ఒక z ఉనికిలో ఉన్నారని చూపించే రెండు విషయాలను మీరు చూపించవలసి ఉంటుంది దీని తండ్రి x మరియు అక్కడ ఉన్నది అంటే అదే z తప్పనిసరిగా y యొక్క తండ్రి అని అర్థం కాబట్టి గ్రాండ్ పేరెంట్ xy పేరెంట్ xz ఒకవేళ ఉన్నట్లయితే p అనేది పేరెంట్ zy ఫార్వర్డ్ దిశలో నేను ఎక్కడో ఈ వాస్తవాన్ని కలిగి ఉంటాను అది పేతురు మారి కి తండ్రి మారి జాన్ తల్లి అప్పుడు పీటర్ ముందుకు వెళ్ళడం ద్వారా జాన్ యొక్క తాత అని నేను చూపించగలను వెనుకబడిన దిశలో నేను ఇక్కడ ఉంచాలి కాబట్టి మీరు ఉప లక్ష్యాన్ని ఈ రెండు ఉప లక్ష్యాలకు తగ్గించవచ్చు కాని ఇక్కడ మరియు తప్పనిసరిగా అవసరం xy యొక్క తాత అని చెప్పే మరొక నియమం ఉండవచ్చు తల్లిదండ్రులకు బదులుగా నాకు ఇక్కడ తల్లి ఉందని చెప్పనివ్వండి తండ్రి xz తండ్రి zy నాకు రెండు వేర్వేరు నియమాలు ఉన్నాయి ఈ నియమం x యొక్క తండ్రి యొక్క తండ్రి అని ఈ నియమం x తప్పనిసరిగా y యొక్క తల్లి యొక్క తండ్రి అని చెబుతుంది కొన్ని కారణాల వల్ల నాకు ఈ రెండు వేర్వేరు నియమాలు ఉన్నాయి అప్పుడు మీరు పీటర్ జాన్ యొక్క తాత అని చూపించడానికి నేను ఈ నియమాన్ని ఉపయోగించగలను లేదా నేను ఈ నియమాన్ని ఉపయోగించగలను కాబట్టి ఇది తప్పనిసరిగా ఆండ్ ఆర్ చెట్టుగా మారుతున్నట్లు మీరు చూడవచ్చు మీరు ఒక నియమాన్ని ఉపయోగించవచ్చు లేదా మీరు తప్పనిసరిగా మరొక నియమాన్ని ఉపయోగించవచ్చు బ్యాక్వర్డ్ చైనింగ్ కు ఈ సమస్య ఉంది ఈ విధంగా ఆలోచించటానికి మీరు దాన్ని ఎలా పొందుతారో మీకు తెలుసు తప్పనిసరిగా ఇది AND OR చెట్టుకు మ్యాప్ చేస్తుంది మరియు మనము తరువాతి తరగతిలో తప్పనిసరిగా పరిశీలిస్తాము ముఖ్యంగా బ్యాక్వర్డ్ చైనింగ్ ఏమిటంటే ఒక లక్ష్యం నుండి మీరు తప్పనిసరిగా ఉప లక్ష్యానికి వెళ్ళవచ్చు నేను ఇక్కడ ఆగిపోతాను మరియు తరువాతి తరగతిలో ఇక్కడ ప్రత్యామ్నాయాన్ని కనుగొనే ఈ ప్రక్రియను పరిశీలిస్తాము మరియు చాలా మంచి అల్గోరిథం ఏకీకరణ అల్గోరిథం ఉంది మీలో కొందరు అలా అధ్యయనం చేసి ఉండాలి ఈ రకమైన ఆండ్ ఆర్ చెట్లు ఎలా పరిష్కరించబడుతున్నాయో చూద్దాం ఈ రకమైన బ్యాక్వర్డ్ చైనింగ్ ప్రక్రియ గురించి మనము క్లుప్తంగా ప్రస్తావిస్తాము ఈ భాష దీర్ఘకాలం చేస్తుంది కోర్సును పూర్తి చేయడానికి మనము మొదటి లాజిక్ యొక్క రిజల్యూషన్ పద్ధతిని పరిశీలిస్తాము మరియు ఆ పద్ధతి యొక్క ప్రేరణ మనకు ఇక్కడ ఉన్న ఈ సమస్య కావచ్చు ఈ వాక్యం నిజంగా నిజమని నేను మీకు తెలియజేస్తాను కాని ఇది ఫార్వర్డ్ చైనింగ్ లేదా బ్యాక్వర్డ్ చైనింగ్ ద్వారా నిరూపించబడదు ఆ పద్ధతులు పూర్తి కాలేదు కాని రిజల్యూషన్ పద్ధతి మనము దీనిని చూపించాము లేదా కనీసం దాని గురించి మాట్లాడాము ప్రాపోసిషనల్ లాజిక్ కేసులో కూడా ఇది పూర్తి పద్ధతి అందువల్ల ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది లాజిక్ యొక్క మొదటి సెట్ కోసం రిజల్యూషన్ పద్దతితో మనము కోర్సును ముగించాము ఇది తరువాతి రెండు తరగతులలో అని నేను అనుకుంటున్నాను